హాయ్ సెన్సార్స్ మరియు యాక్యుయేటర్స్ కోర్సుకు స్వాగతం ఈ రోజు మనం ప్రెజర్ సెన్సార్ గురించి చర్చిస్తాము నేను బాష్ అభివృద్ధి చేసిన BMP 180 అనే ప్రెజర్ సెన్సార్తో డెమోని చూపిస్తాను మరియు నేను ప్రెజర్ సెన్సార్ యొక్క పని సూత్రాన్ని వివరిస్తాను ప్రెజర్ సెన్సార్ ఎలా తయారు చేయబడిందో సిలికాన్ మరియు ఇతర విషయాల నుండి డయాఫ్రాగమ్ ఎలా తయారు చేయబడిందనే దాని గురించి ప్రొఫెసర్ హార్దిక్ మీతో ఇప్పటికే చర్చించి ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను అలాంటి ప్రెజర్ సెన్సార్ యొక్క ఆచరణాత్మక ఉదాహరణను చూపిస్తాను ఈ రోజు మనం ఈ BMP 180 సెన్సార్ గురించి చర్చిస్తాము మీరు ఈ వైపు మాత్రమే చూడగలరు ఇది ఈ రోజు మనం చర్చించబోయే ప్రెజర్ సెన్సార్లు కాబట్టి BMP పైజోరేసిటివిటీ ఆధారంగా పనిచేస్తున్న అనేక ఇతర సెన్సార్ల వలె ఉంటుంది పైజోరేసిటివిటీ పైజోఎలెక్ట్రిక్ స్వభావం మరియు మొదలైన వాటి గురించి కూడా మీరు విన్నాను ఇది పైజోఎలెక్ట్రిక్ పదార్థం అయితే ఇది ప్రాథమికంగా ఉంటుంది అప్పుడు మీరు ఒత్తిడిని వర్తింపజేస్తే అది సంభావ్యతను సృష్టిస్తుంది పైజోరేసిటివ్ పదార్థం ప్రతిఘటనలో మార్పును ప్రదర్శిస్తుంది ఇక్కడ ఏ ప్రెజర్ సెన్సార్ మేము ఉపయోగిస్తాము అది పైజోరేసిటివ్ లక్షణం మీరు ఇక్కడ చూడవచ్చు మేము ఇక్కడ ఉపయోగించబోయే ప్రెజర్ సెన్సార్ యొక్క నిర్మాణ అంశం ఈ విధంగా ఉంది మీరు ఇక్కడ చూడవచ్చు పైజోరేసిటివ్ ఉన్నాయి మరియు పంపిన దగ్గర డయాఫ్రాగమ్ ఉంది డయాఫ్రాగమ్ యొక్క నాలుగు అంచులలో పైజోరేసిస్టివ్స్ ఉన్నాయి మరియు ఇక్కడ వున్న డయాఫ్రాగమ్ లో ఈ సైడ్ వ్యూ లేదా మీరు చూడగలిగే సెక్షన్ వ్యూ ఇక్కడ పిజో రెసిస్టర్ ఉంది ఇక్కడ రెండు వైపులా పిజో రెసిస్టర్ ఉంటుంది మరియు సన్నని డయాఫ్రాగమ్ దాని మధ్య ఉంటుంది ఈ డయాఫ్రాగమ్ వాస్తవానికి ఈ నాలుగు పైజోరేసిస్టివ్లపై వేలాడదీయడం లాంటిది దాని నిర్మాణం ఎలా ఉంది ఇది ఘన ప్రాంతంగా ఉంటుంది మరియు మైక్రో మ్యాచింగ్ ఆపరేషన్ ద్వారా మనకు సన్నని డయాఫ్రాగమ్ వచ్చింది మరియు దానిపై పైజోరేసిస్టర్లను కూడా నిర్మించాము ఇప్పుడు దీని గురించి మరింత తెలుసుకోవడానికి ముందు ఒత్తిడికి సంబంధించి మరికొన్ని విషయాల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి వాస్తవానికి ఒత్తిడి అంటే ఏమిటి మీరు శక్తి గురించి తెలుసుకోవాలి శక్తి అంటే ఏమిటి శక్తి లాంటిది ఒక వస్తువును తరలించడానికి మీరు వర్తించేది శక్తి నేను ఒక బండిని నెట్టడం ద్వారా కదిలిస్తుంటే నేను ఒక శక్తిని ప్రయోగిస్తున్నాను కాబట్టి ఇదే శక్తి మాకు వివిధ రకాల పిజోరేసిటివ్ తెలుసు గురుత్వాకర్షణ శక్తి ఎలెక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మెకానికల్ ఫోర్స్ వంటి అనేక అంశాలు ఉన్నాయి మరియు పీడనం అనేది శక్తికి సంబంధించిన ఒక భావన మరియు ఇది పీడనం యూనిట్ ప్రాంతానికి వర్తించే శక్తిగా నిర్వచించబడుతుంది లేదా పీడనం ఒక ప్రాంతంపై వర్తించే శక్తి మరియు పీడనం P F A యొక్క సమీకరణం అక్కడ F అనేది వర్తించే శక్తి మరియు A అది పనిచేసే ప్రాంతం మరియు పీడనం ఎల్లప్పుడూ ఉపరితలంపై సాధారణంగా పనిచేస్తుంది మరియు ఈ ప్రాంతం ఉపరితల వైశాల్యం మరియు దానిపై పనిచేసే శక్తి దానిపై సాధారణ శక్తిగా పరిగణించబడుతుంది కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఉన్న ఈ శక్తి సాధారణ శక్తి లేదా లోతట్టు శక్తి కాదు ఒత్తిడి ఉంటే అది ఒక లోతట్టు శక్తి మరియు నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఇది ఒక లోతట్టు శక్తి అయితే సాధారణ భాగం ఇలా ఉంటుంది θ ఇది F అప్పుడు ఇది F cos be అవుతుంది ఆపై ఉపరితలంపై పనిచేసే P పీడనం ప్రాంతం ప్రకారం F cos be అవుతుంది ఇది పనిచేసే ప్రాంతం ద్వారా శక్తి యొక్క సాధారణ భాగం కాబట్టి మీకు S I యూనిట్లు తెలుసు S I యూనిట్లలో పీడన యూనిట్ Pa మరియు 1 Pa కంటే 1 Pa అంటే మనం దానిని చిన్న రూపంలో సూచిస్తాము 1 N m2 ఇది ఒత్తిడి యొక్క యూనిట్ మేము మీకు చెప్పాము మేము ఒక శక్తిని ప్రయోగించినప్పుడు అది ఒక ప్రాంతంపై పనిచేస్తుంది మరియు యూనిట్ ప్రాంతానికి శక్తిని పీడనం అంటారు మరియు ఇది సాధారణం అయి ఉండాలి ఇక్కడ తీసుకున్న శక్తి సాధారణ శక్తి నేను కలిగి ఉన్నట్లు మేము ఒక లోతట్టు శక్తిని ప్రయోగించినప్పటికీ ఈ విధంగా శక్తి పరిష్కరించబడుతుంది మరియు ఒత్తిడి లెక్కించబడుతుంది కాబట్టి ఒత్తిడి గురించి మీకు ఒక అవగాహన ఉంది మీరు గ్యాస్ సిలిండర్ గురించి విన్నట్లు ఉండాలి మరియు గ్యాస్ సిలిండర్లో నిల్వ చేయగలిగే ఒత్తిడికి గరిష్ట పరిమితి సూచించబడుతుంది మరియు అలాంటి అంశాలు ఉన్నాయి మేము ఇప్పుడు దానిలోకి వెళ్తాము బారోమెట్రిక్ ప్రెజర్ అని పిలుస్తారు బారోమెట్రిక్ ఒత్తిడి అంటే ఏమిటి వాతావరణ పీడనం గురించి కూడా మీరు విని ఉండాలి కాబట్టి ఇక్కడ నాకు ఒక రేఖాచిత్రం వచ్చింది ఇక్కడ మీరు ఈ క్యూబాయిడ్ను చూడవచ్చు ఇది వాతావరణం మీద ఇక్కడ వ్రాయబడింది ఈ క్యూబాయిడ్ను పరిగణించండి మరియు ఇది భూమి యొక్క ఉపరితలం నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను భూమి యొక్క ఉపరితలాన్ని క్యూబాయిడ్ కింద పరిగణించండి మరియు ఈ క్యూబాయిడ్ లోపల ఏ గాలి ఉంటుంది ఈ గాలికి సొంత సాంద్రత కలిగి ఉంది నీటి సాంద్రత సెంటీమీటర్ క్యూబ్కు 1 గ్రాము అదేవిధంగా మిథైల్ వాయువుల కంటే ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది మీరు ఇంతకు ముందే ఈ ప్రాథమికాలను నేర్చుకోవాలి ఇది గాలిని కలిగి ఉన్న వాతావరణాన్ని పరిగణించండి మరియు నేను భూమి యొక్క ఈ ప్రాంతాన్ని పరిగణించాను మరియు ఇక్కడ చాలా గాలి ఉంది ఈ క్యూబాయిడ్ లోపల ఇది వాతావరణం యొక్క పైభాగం వాతావరణం యొక్క పైభాగం నుండి భూమి యొక్క ఉపరితలం వరకు ఏదైనా గాలి ఉంటే అది బరువును కలిగిస్తుంది దీనికి బరువు ఉంటుంది ఈ సందర్భంలో మేము దీనిని లెక్కించవచ్చు ఇది విస్తీర్ణం a మరియు ఇది పొడవు b అని చూడండి మరియు ఎత్తు c ఉందని చెప్పండి అప్పుడు గాలి పరిమాణం a x b x c అవుతుంది ఏ యూనిట్ అయినా మీటర్ లేదా ఏదైనా కావచ్చు వాల్యూమ్ ఒక బి సి కావచ్చు అయితే ఇది మీటర్ క్యూబ్లో ఉందని నేను చెప్తున్నాను కాబట్టి మనకు వాల్యూమ్ ఉంది మరియు మేము ఈ వాల్యూమ్ V ను గుణిస్తే ఈ వాల్యూమ్ V x గాలి సాంద్రత నేను రో వ్రాస్తున్నాను రో అనేది గాలి సాంద్రత అప్పుడు మనకు లభించేది గాలి యొక్క బరువు లేదా గాలి ద్రవ్యరాశి ఇది గాలి ద్రవ్యరాశి మరియు నేను గుణించినట్లయితే ఇది ద్రవ్యరాశి గాలి m అని చెప్పండి మరియు గురుత్వాకర్షణ కారణంగా నేను ఈ ద్రవ్యరాశిని త్వరణంతో గుణిస్తే అప్పుడు నేను గాలి బరువును పొందుతాను కాబట్టి ఈ బరువు ఎక్కువగా ఉంటుంది బరువు బలానికి సమానం మరియు తరువాత న్యూటన్ బరువు యొక్క యూనిట్ ఏమీ కాదు కానీ న్యూటన్ ఇక్కడ గాలి యొక్క ఎక్కువ వాల్యూమ్ W గాలి బరువుకు కారణమవుతుంది మరియు ఇది శక్తిని మాత్రమే సృష్టిస్తుంది మరియు ఇక్కడశక్తి ఈ ప్రాంతంపై పనిచేస్తుంది A ఇక్కడ పనిచేసే ఒత్తిడి P వైర్ ఈ ప్రాంతం ద్వారా W గాలి ఇక్కడ చాలా శక్తి ఇక్కడ పనిచేస్తోంది ఇది చాలా ప్రాథమిక భావన మరియు తరువాత మేము ఈ ఒత్తిడిని వాతావరణ పీడనం అని పిలుస్తాము ఇది గాలి సాంద్రత కాదని ఖచ్చితంగా నేను అర్థం చేసుకోవాలి నేను ఇక్కడ రో గాలిగా భావించినట్లు స్థిరంగా లేదు అది స్థిరంగా లేదు వాతావరణానికి వేర్వేరు పొరల ఎత్తులు ఉన్నాయని మీకు తెలిసిన ఎత్తుతో ఇది మారుతుంది ఇది వాస్తవానికి మారుతూ ఉంటుంది కాబట్టి ట్రోపోస్పియర్లో ఇది భిన్నంగా ఉంటుంది స్ట్రాటో ఆవరణ ఇది భిన్నంగా ఉంటుంది మరియు ఇది ఉష్ణోగ్రత మరియు చాలా పారామితులపై ఆధారపడి ఉంటుంది మరియు మనకు ప్రామాణిక వాతావరణ చార్ట్ అని పిలుస్తారు కాబట్టి ఇది కోర్సుకు ముఖ్యం కాదు కానీ ప్రామాణిక వాతావరణ చార్ట్ అని ఏదో ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఇది కేవలం చార్ట్ మాత్రమే కాదు దీనికి ఉష్ణోగ్రత సాంద్రత మరియు వాతావరణానికి సంబంధించిన పారామితుల మధ్య సంబంధం ఉంది ఇది సాంద్రత చాలా విషయాల ఇది నిజంగా తెలుసుకోవలసిన మంచి విషయాలు ఇది ఎప్పుడైనా మీరు నిజంగా చూడగలిగే చాలా మనోహరమైన విషయాలు ఉంటాయి దీనికి చిహ్నంగా నేను చెప్పినప్పటికీ ఇది అలాంటిది కాదు ఇది ఈ పీడనం వాస్తవానికి ఇలాంటి కోవ కి చెందినది కాదు ఇది వాస్తవానికి వివిధ సాంద్రతలు మరియు ఇతర విషయాల కలిపితె వస్తుంది కాబట్టి వేర్వేరు పొరలలో మనకు వేర్వేరు సాంద్రతలు ఉంటాయి వేర్వేరు బరువులు అన్నీ కలిపి ఉంటాయి ఇది మేము మొత్తం బరువును చెప్పగలం సిగ్మా మా ప్రాంతం యొక్క బరువు వాతావరణ పీడనం మరియు సముద్ర మట్టంలో 250 సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సముద్ర మట్టంలో ప్రామాణిక వాతావరణ పీడనం లెక్కించబడుతుంది ఈ విలువను ప్రామాణిక వాతావరణ పీడనం అంటారు మరియు ఇది 250 సెల్సియస్ వద్ద ఉంటుంది ఉష్ణోగ్రత మారితే ఒత్తిడి మార్పులు కాబట్టి ఇది చాలా ముఖ్యం కాబట్టి ఇది ప్రామాణిక వాతావరణ పీడనం మేము దీనిని 1 atmosphere 101 325 Pa గా ఒక పదంగా లేదా యూనిట్గా ఇచ్చాము ఇది ప్రామాణిక విలువ దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి 1 atm 101 దీనిని ఒక వాతావరణ పీడనం అంటారు మీరు సమీప సముద్రానికి వెళుతుంటే మీపై గాలి పనిచేసే ఒత్తిడి 1 atmosphere 101 దీనిని బారోమెట్రిక్ ప్రెజర్ అని కూడా అంటారు దీనిని వాతావరణ పీడనం అని కూడా పిలుస్తారు ఇది భూమి వాతావరణ పై లో ఉన్న ఏదైనా వస్తువుకు వర్తించే ఒత్తిడి ఒక ఉదాహరణ కాబట్టి బారోమెట్రిక్ పీడనాన్ని బేరోమీటర్ అని పిలిచే ఒక పరికరాన్ని ఉపయోగించి కొలుస్తారు ఇది మన చిన్న తరగతుల సమయంలోనే మనమందరం దీనిని అధ్యయనం చేసి ఉండాలి ఒత్తిడిని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి ఇది బేరోమీటర్ మేము బేరోమీటర్గా ఉపయోగించటానికి మేము ఇంతకుముందు చర్చించిన BMP 180 ను ఎలా ఉపయోగించబోతున్నామో చూడబోతున్నాం సాంప్రదాయిక స్వభావంలో బేరోమీటర్ ఎలా యాంత్రికంగా ఉంటుంది కానీ ఇది మేము చేయబోయే ఎలక్ట్రానిక్ పరామితి ఇది ఒక విషయం బారోమెట్రిక్ ప్రెజర్ గురించి నేను ఎందుకు చెప్పాను కాబట్టి మనోమెట్రిక్ ప్రెజర్ అని కూడా పిలుస్తారు మేము దీనిని పరిశీలిస్తాము ఇది సిలిండర్ ఇది క్లోజ్డ్ సిలిండర్ మరియు దాని లోపల గాలి ఉంది మరియు గాలి ఒత్తిడిగా నిల్వ చేయబడుతుంది గాలి పీడన P గా నిల్వ చేయబడుతుంది మరియు కంటైనర్ యొక్క వాల్యూమ్ పరిష్కరించబడింది వాల్యూమ్ V కాబట్టి P మరియు V ఉంది నేను దీనికి పేరు పెడుతున్నాను అది P గా ఉండనివ్వండి మరియు ఈ సిలిండర్ భూమి యొక్క ఉపరితలంపై ఉందని చూడండి వాతావరణ పీడనం దానిపై పనిచేస్తుంది సరైనది ఏమైనప్పటికీ ఒక పదం ఉంది భూమి యొక్క ఉపరితలంపై ఎల్లప్పుడూ 1 atmosphere యొక్క పీడనం ఉంటుంది h సరైనది ఇలా కాబట్టి మనం చేసే ఏదైనా పీడన కొలతకు 1 atmosphere జోడించబడినట్లుగా ఉంది మనోమెట్రిక్ ప్రెజర్ అనే కొత్త పదంతో ముందుకు వచ్చాము తద్వారా మనం 0 నుండి మొదలయ్యే విలువను పొందవచ్చు ఇది ఏమీ కాదు కానీ వ్యవస్థ లోపల ఏర్పడే ఏకైక ఒత్తిడి ఇది దీనిని గేజ్ ప్రెజర్ అని కూడా అంటారు మనోమెట్రిక్ పీడనాన్ని గేజ్ ప్రెజర్ అని కూడా అంటారు ఇది వ్యవస్థ యొక్క అంతర్గత పీడనం మరియు బారోమెట్రిక్ ఒత్తిడిని కలిగి ఉండదు ఇది సిలిండర్ లాంటిది ఈ సిలిండర్ లోపల ఒత్తిడి 5 atm కు సమానం 5 atmosphere 5 x 1 వాతావరణం లేదా 5x101 325 Pa తప్ప మరొకటి కాదు అధిక పీడనాన్ని ఇష్టపడే ఎక్కువ పీడనం వారి వాతావరణం 5 రెట్లు ఉంటుంది అప్పుడు గేజ్ పీడనం 5 atm P గేజ్ లేదా P మనోమెట్రిక్ 5 atm కానీ ఇప్పుడు మనం చర్చించబోయే నిజమైన పీడనం లేదా సంపూర్ణ ఒత్తిడి 6 atm కు సమానం ఎందుకంటే ఈ 5 atmosphere పీడనం లేదా గేజ్ పీడనం వాతావరణ పీడనం లేదా బారోమెట్రిక్ పీడనం లేకుండా ఉంటుంది కాబట్టి ఇది బాహ్య ఒత్తిడి లేని కొత్త సూచన వంటిది ఏమైనప్పటికీ P atmosphere సమానమైన బాహ్య పీడనం ఉందని మాకు తెలుసు మనం మళ్ళీ ఎందుకు చెప్పాలి అని అంటాము వాతావరణ పీడనాన్ని రిఫరెన్స్ పాయింట్గా ఉంచడం మేము దాని 2 నుండి లెక్కించాము యొక్క 2 గేజ్ ప్రెషర్లు 2 atmospheric యొక్క పి గేజ్ అంటే ఏమీ కాదు కానీ 1 atmospheric 2 atmospheric pressure సాధారణ వాతావరణ పీడనం కంటే ఎక్కువ గేజ్ ప్రెజర్ లేదా మనోమీటర్ ప్రెజర్ అంటే అదే ఈ విలువ ప్రతికూలంగా ఉంటుందని గమనించడం చాలా ముఖ్యం ఈ విలువ ప్రతికూలంగా ఉంటుంది ఎందుకంటే మనం చర్చించిన వాతావరణ పీడనం 1 వాతావరణం చేస్తుంది మేము వాక్యూమ్ ప్రెజర్ తగ్గినప్పుడు సరిచేస్తుందని మాకు తెలుసు కాబట్టి సిలిండర్ లోపల ఒత్తిడి మనం శూన్యతను సృష్టిస్తే 1 atmosphere మించి తగ్గదు గేజ్ ప్రెజర్ లెక్కింపుకు 1 atmosphere ను 0 గా పరిగణించబడినందున ఈ విలువ ప్రతికూలంగా మారుతుంది ఇప్పుడు ఈ పి గేజ్ ప్రతికూలంగా ఉంటుంది మనోమెట్రిక్ ఒత్తిడి ప్రతికూలంగా ఉంటుంది ఆత్మోస్ఫెరిక్ ప్రెషర్ ప్రతికూలంగా ఉండకూడదు ఆపై మనకు అబ్సొల్యూట్ ప్రెషర్ ఉంటుంది ఇది ఏమీ కాదు కానీ మనోమెట్రిక్ మరియు బారోమెట్రిక్ పీడనాలు కలిపిన ఒత్తిడి సంపూర్ణ పీడనం ఉంది ఇది బారోమెట్రిక్ మరియు మనోమెట్రిక్ ప్రెషర్ మొత్తానికి సమానం మరియు ఇది ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే మనోమెట్రిక్ ప్రెషర్ తగ్గించగలదు మనం చాలా వాక్యూమ్ ను అద్భుతమైన వాక్యూమ్ ను సృష్టిస్తే అప్పుడు నెగటివ్ గా ఉంటుంది కానీ ఇది బారోమెట్రిక్ ఒత్తిడి కంటే తక్కువ ఉండదు సంపూర్ణ ప్రెషర్ ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది మేము ప్రెజర్ సెన్సార్ వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు తెలుసుకోవలసిన విషయం ఇది మీరు తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే థర్మోడైనమిక్స్ యొక్క కొన్ని ప్రాథమిక అంశాలు మనకు ముందే తెలిసి ఉండాలి కాబట్టి ఇది వాస్తవానికి చార్లెస్ చట్టం చార్లెస్ చట్టం అంటే ఏమి లేదు కానీ వాల్యూమ్ నేరుగా ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది వాల్యూమ్ నేరుగా ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వాల్యూమ్ కూడా పెరుగుతుంది ఉష్ణోగ్రత వాల్యూమ్ పెరిగినప్పుడు లేదా ఉష్ణోగ్రత తగ్గినప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది వాస్తవానికి ఐసోలేటెడ్ వ్యవస్థ విషయంలో ఈ కేసు చాలా గమ్మత్తైనది ఎందుకంటే ఐసోలేటెడ్ వ్యవస్థ అంటే ఏ శక్తిని కోల్పోదు మరియు బయట నుండి వచ్చే శక్తి లేదా పదార్థం కోల్పోదు మనం ఉష్ణోగ్రత పరిమాణం పెంచినట్లయితే ఐసోలేటెడ్ వ్యవస్థ శక్తి కూడా పెరుగుతుంది అప్పుడు మనం ఉష్ణోగ్రత పెంచినప్పుడు వాల్యూమ్ కూడా పెరుగుతుంది మనం ఉష్ణోగ్రత తగ్గించినప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది ఆపై ప్రెషర్ P వాల్యూమ్కు inverse ratio లో ఉంటుంది లేదా పివి స్థిరంగా ఉంటుందని అని బాయిల్స్ లా చెప్తుంది ఒత్తిడి పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది ఒక సరళమైన ఉదాహరణ ఏమిటంటే ఇది సిలిండర్ అని పరిగణించండి ఆపై పిస్టన్ లాంటిది SI ఇంజిన్ మరియు అన్నిటిలో ఉంచండి నేను ఇక్కడ దరఖాస్తు చేస్తే ఏమి జరుగుతుంది గాలి లోపల ఒత్తిడి ఈ సిలిండర్ లోపల ఉంటుంది నేను ఇక్కడ ఒత్తిడిని ప్రయోగించినప్పుడు సిలిండర్ పిస్టన్ క్రిందికి వస్తుంది మరియు వాల్యూమ్ సరిగ్గా తగ్గుతుంది వాల్యూమ్ తగ్గుతుంది ఏమి జరుగుతుందో వాల్యూమ్ తగ్గినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది మీకు ఈ ఉదాహరణ తెలుసు అందుకే ఈ ప్రాథమిక ఉదాహరణను నేను మీకు చెప్తున్నాను తద్వారా మీకు ఆలోచన ఉంటుంది మీరు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మేము ఈ సమీకరణాలను ఉపయోగించినప్పుడు వాల్యూమ్ మీటర్ క్యూబ్లో ఉండవచ్చు లేదా మరే ఇతర SI యూనిట్ అయినా పర్వాలేదు కానీ ఉష్ణోగ్రత కెల్విన్లో ఉండాలి కెల్విన్ ప్రతిదాని యొక్క SI యూనిట్ ప్రామాణిక లో ఉండాలి కెల్విన్ ఉష్ణోగ్రత యొక్క SI యూనిట్ కాబట్టి 0 సెల్సియస్ 273 కెల్విన్కు సమానం అని మీకు తెలుసు ఉష్ణోగ్రత కెల్విన్లో ఉండాలి మరియు పీడనం కొన్ని ప్రామాణిక యూనిట్లో ఉండాలి మరియు ఈ ప్రామాణిక యూనిట్ సంపూర్ణ పీడనంలో ఉండాలి మేము Pa లేదా atmosphere లేదా బార్ను ఉపయోగించవచ్చు ఇవన్నీ ఒత్తిడి యొక్క యూనిట్లు మాత్రమే కానీ మనం లెక్కించడానికి సంపూర్ణ ఒత్తిడిని ఉపయోగించాలి గేజ్ ప్రెజర్ కాదు ఉదాహరణకు ఈ సంబంధం ప్రకారం పివి స్థిరంగా ఉండాలంటే పి 1 వి 1 కి పి 2 వి 2 కు సమానమని చెప్పగలను మీకు అర్థమైనది అని అనుకుంటున్నాను కాబట్టి ప్రారంభ పీడనం మరియు ప్రారంభ వాల్యూమ్ ఆ రెండింటి యొక్క ఉత్పత్తి P2V2 కు సమానంగా ఉంటుంది స్థిరమైన స్థిరాంకానికి సమానం బాయిల్ లా ప్రకారం అదే జరుగుతుంది ప్రారంభంలో వాతావరణ పీడనం 5 atmosphere మరియు వాల్యూమ్ 1 మీటర్ క్యూబ్ అయితే నేను 10 atmosphere సంపూర్ణ పీడనాన్ని చెప్పే ఒత్తిడిని పెంచుకుంటే అప్పుడు వాల్యూమ్ వాస్తవానికి 0 5 కి తగ్గుతుంది తద్వారా ఈ స్థిరాంకం అలాగే ఉంటుంది బాయిల్ లా ఈ విధంగా పనిచేస్తుంది ఆపై మనం కూడా ఎక్కువగా చెప్పనవసరం లేదు కాని ideal gas చట్టం PV nRT ఉంది ఇక్కడ N అనేది మోల్స్ సంఖ్య R అనేది యూనివర్సల్ గ్యాస్ స్థిరాంకం ఇది 8 314 జూల్ మోల్ కెల్విన్ మరియు T అనేది కెల్విన్లో ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ SI యూనిట్ను వాడండి మరియు ఒత్తిడి యొక్క SI యూనిట్లు కూడా సంపూర్ణ ఒత్తిడిలో ఉండాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎల్లప్పుడూ దీన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు మేము ప్రెజర్ సెన్సార్ గురించి మళ్ళి చెప్పుకుందాం ఇది మేము ప్రదర్శించబోయే BMP ప్రెజర్ సెన్సార్ ఇప్పుడు నేను ఇక్కడ కొంత ఫోర్స్ ని ప్రయోగించబోతున్నాను బాహ్య ఒత్తిడి ఇక్కడ పనిచేస్తుంది ఏమి జరుగుతుందంటే ఈ బాహ్య ఒత్తిడి కారణంగా టెన్సిల్ స్ట్రెస్ ఉత్పత్తి అవుతుంది ఒత్తిడి రెండు రకాలు రెండు రకాలు అంత కన్నా ఎక్కువ కూడా ఉండ వచ్చు కానీ ప్రెషర్ టెన్సిల్ కావచ్చు లేదా stress కూడా టెన్సిల్ కావచ్చు అని నేను చెప్పగలను ప్రెషర్ మరియు స్ట్రెస్ దాదాపు ఒకే విధంగా ఉంటాయి కానీ మీకు తెలుసు మీరు గందరగోళం చెందుతారని మేము ప్రస్తావించడం లేదు టెన్సిల్ ఒత్తిడి అని పిలుస్తారు ఉదాహరణకు ఒక బ్లాక్ ని అటు వైపు నుండి ఇటు వైపుకి లాగినప్పుడు వచ్చే స్ట్రెస్ ను టెన్సిల్ స్ట్రెస్ అని అంటారు ఇది మీరు సాగదీసిన రబ్బరు బ్యాండ్ లాగా సాగుతుంది తద్వారా ఇది టెన్సిల్ స్ట్రెస్ మరియు మీరు ఒక స్పాంజిని తీసుకొని మీరు దానిని ఎక్కడో ఉంచండి మరియు మీరు ఫోర్స్ ని వర్తింపజేస్తే అప్పుడు అది కంప్రెస్ అయ్యి అది పరిమాణాన్ని తగ్గిస్తుంది దీనిని కంప్రెస్సివ్ ఫోర్స్ గా పిలుస్తారు మరియు స్ట్రెస్ ని కంప్రెస్సివ్ స్ట్రెస్ లేదా టెన్సిల్ స్ట్రెస్ అంటారు సన్నని డయాఫ్రాగమ్ మీద ఇక్కడ ఈ బాహ్య ఒత్తిడి కారణంగా టెన్సిల్ స్ట్రెస్ ఉత్పత్తి అవుతుంది సన్నని డయాఫ్రాగమ్ వైకల్యం చెందుతుంది మరియు అది వైకల్యంతో ఉన్నప్పుడు పిజోరేసిస్టర్ ఎక్కువ సాగనందున టెన్సిల్ స్ట్రెస్ ఉంటుంది మరియు ఇది ప్రతిఘటనలో మార్పు చెందుతుంది మరియు అందుకే ఇది పైజోరేసిటివ్ సెన్సార్ అని మేము చెప్తున్నాము అవుట్పుట్ వాస్తవానికి రెసిస్టన్స్ మార్పు ఇక్కడ నాలుగు పైజోరెసిస్టర్లు ఉన్నాయి మరియు మేము ఒకదాన్ని ఉపయోగిస్తాము ఈ అవుట్పుట్ పొందడానికి మేము సిగ్నల్ కండిషనింగ్ యూనిట్ను ఉపయోగిస్తాము ప్రెజర్ సెన్సార్ ఈ విధంగా పనిచేస్తుంది మరియు ఈ BMP 180 లో 300 నుండి 1100 హెక్టర్ Pa 300 x 102 Pa హెక్టర్ Pa 102 Pa గుర్తించే పరిధి ఉంది 300x102 Pa నుండి 1100x102 Pa వరకు ఈ పీడన సెన్సార్ యొక్క కొలత పరిధి నేను మీకు చెప్పే ఉదాహరణ లో చూపిస్తున్నది ఆర్డునోతో ఐ స్క్వేర్ సి ఇంటర్ఫేస్ అని పిలువబడే దాన్ని ఉపయోగిస్తుంది ఇది కమ్యూనికేషన్ మోడ్ లో ఒక రకం ఇది కూడా కమ్యూనికేషన్ యొక్క సీరియల్ మోడ్ మాత్రమే కానీ ఇది కమ్యూనికేషన్ కోసం 2 వైర్లను ఉపయోగిస్తుంది ఇది సీరియల్ కమ్యూనికేషన్ లాంటిది కానీ చాలా ఎక్కువ వేగంతో పనిచేస్తుంది కాబట్టి ఇది I స్క్వేర్ సి కమ్యూనికేషన్ మేము దాని గురించి ఎక్కువగా చర్చిండం లేదు అవును ఇది ఒక ముఖ్యమైన విషయం అప్పుడు మేము దీన్ని ఎందుకు ఉపయోగిస్తాము ప్రామాణిక వాతావరణ చార్ట్ రేటు గురించి నేను మొదట్లో మీకు చెప్పాను పీడన వైవిధ్యం అలాగే సాంద్రత వైవిధ్యం ప్రతిదీ ప్లాట్ చేయబడతాయి దీని గ్రాఫ్ ఇలా ఉంటుంది వివిధ విలువలు చూపబడతాయి ఈ విధంగా నేను ఇక్కడ ఒత్తిడిని ఇక్కడ సాంద్రతను మరియు y అక్షంపై వేర్వేరు y అక్షంలో ఉష్ణోగ్రతని ప్లాట్ చేస్తాను ఇక్కడ ఎత్తు h ను ప్లాట్ చేస్తుంది మరియు అది అక్కడ ఉష్ణోగ్రత లాగా ఉంటుంది మొదటి పెరుగుదల తరువాత పడిపోతుంది ఇలాగే ఒత్తిడి వాస్తవానికి పెరుగుతుంది అప్పుడు స్ట్రోక్స్ థీరం ఇలాంటిదే చెప్తుంది ఇది ఖచ్చితంగా ఇలాంటిది కాదు కానీ ఇలాంటిదే మేము ఈ ప్రామాణిక వాతావరణ చార్ట్ను ఎందుకు అభివృద్ధి చేస్తున్నామంటే ప్రధానంగా మనం విమానం ఫ్లై చేయాలి రాకెట్లు పంపాలి ఈ వస్తువులన్నీ గాలిలో ఎగురుతున్నందున pressure variation మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి తద్వారా విమానంలో ఉన్న థ్రస్ట్ మరియు ప్రతిదీ సర్దుబాటు చేయవచ్చు ఈ పీడన సెన్సార్లను విమానం మరియు ఇతర వాటిలో విస్తృతంగా ఉపయోగిస్తారు వెలుపల ఒత్తిడిని కొలవడానికి మరియు గణన చేయడానికి కూడా మరియు దీని ఆధారంగా ఆ ఎత్తులో ఆత్మోస్ఫెరిక్ ప్రెషర్ ఎక్కువ లేదా తక్కువ స్థిరంగా ఉంటుంది కాబట్టి వారు ఎత్తును లెక్కించడానికి ప్రెజర్ సెన్సార్ను కూడా ఉపయోగిస్తారు వారు ఒత్తిడిని కొలుస్తారు మరియు ఎత్తును అంచనా వేస్తారు ప్రెజర్ సెన్సార్ల ను చాలా వాటిలో ఉపయోగిస్తారు GPS నావిగేషన్ యొక్క మెరుగుదల అని ఎందుకు వ్రాయబడింది అంటే మనకు పీడన విలువ వచ్చినప్పుడు మేము ఎత్తు పరిధిని మరియు అన్నింటినీ ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాము కాబట్టి స్లోప్ డిటెక్షన్ చాలా ముఖ్యమైనది అప్పుడు ఉష్ణోగ్రత మారినప్పుడు మేము వాతావరణ సూచన చేయవచ్చు అక్కడ ఒత్తిడిలో మార్పు ఉంటుంది కాబట్టి మేము దానిని వాతావరణ సూచన కోసం ఉపయోగించవచ్చు మరియు నిలువు వేగం సూచిక కాబట్టి ఇది విమానం కోసం వారు దాని లోపల పరికరాలను కలిగి ఉన్నారు ఇది a కూడా ఇలాంటిదే దీని వర్టికల్ వెలాసిటీ సూచిక అంటారు ఏమి జరుగుతుందంటే పీడన వైవిధ్యం ఆధారంగా వేగంగా కదులుతున్నప్పుడు అది పైకి క్రిందికి కదులుతున్న వేగాన్ని చూపుతుంది లీక్ డిటెక్టర్ మేము ప్రాసెస్ సెన్సార్ను సిలిండర్ లోపల ఉంచితే అది లీక్ అవుతుంటే ఒత్తిడి క్రమంగా పడిపోతుంది మరియు అక్కడ లీక్ ఉందని మేము తెలుసుకోగలుగుతాము మరియు వాల్యూమ్ కొలత కోసం పీవీ స్థిరంగా ఉంటే ఒత్తిడి తగ్గుతుందని మనకు తెలుసు గాలి పీడనం కూడా తగ్గితే వాల్యూమ్ వాస్తవానికి పెరుగుతుంది కాబట్టి మనం ఇలాంటివి చాలా చేయవచ్చు ఇది ప్రెజర్ సెన్సార్ గురించి ఇప్పుడు మనం ఆర్డునోలో ఎలా జరుగుతుందో చూద్దాం మీరు ఇక్కడ నేను బిఎమ్పి ప్రెజర్ సెన్సార్ను ఆర్డునోకు కనెక్ట్ చెయ్యడం చూడవచ్చు మేము ఇక్కడ BMP ప్రెజర్ సెన్సార్ నుండి నాలుగు cables వస్తున్నట్టు చూడవచ్చు ప్రెజెంటేషన్లో నేను మీకు చూపించినట్టే దాదాపు అలాగే ఉంటుంది మీరు ఇక్కడ ఉన్నారు లోపల సన్నని డయాఫ్రాగమ్ కేసింగ్ లో నుంచి నాలుగు కేబుల్స్ బయటకు వస్తాయి వీటిలో ఒకటి 5 వోల్ట్ ఒకటి గ్రౌండ్ మరియు SDA మరియు SCL ఉన్నాయి I2C కమ్యూనికేషన్ కోసం మేము ఉపయోగించే రెండు కనెక్షన్లు ఇవి నేను ఇప్పటికే కనెక్ట్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మేము ఆర్డునో ప్రోగ్రామింగ్కు వెళ్తాము కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడూ చేసేది అదే tools లో నేను కొత్త లైబ్రరీన BMP 180 ని జోడించాను నేను లైబ్రరీలను నిర్వహించు క్లిక్ చేస్తే దాని లోపల మీరు BMP 180 ను శోధించవచ్చు కాబట్టి మీరు దీన్ని జోడించవచ్చు లేకపోతే I స్క్వేర్ C కమ్యూనికేషన్ను మీరే కోడ్ చేయడం కొంచెం గమ్మత్తైనది మీరు చాలా అనుభవజ్ఞులైతే నేరుగా ఉపయోగించడం మంచిది నేను ఇప్పటికే దీన్ని ఇన్స్టాల్ చేసాను BMP 085 లేదా BMP 180 లైబ్రరీ ఇక్కడ అందుబాటులో ఉంది మీరు దీన్ని ఇన్స్టాల్ చేయవచ్చు ఇప్పుడు ఫైల్ ఉదాహరణల నుండి నేను ఈ కోడ్ యాడ్ ఫ్రూట్ BMP లైబ్రరీని ఎంచుకున్నాను ఇక్కడ ఒక కోడ్ వుంది I స్క్వేర్ C కమ్యూనికేషన్ కు ఉపయోగించే వైర్ హెచ్ కోసం మనకు header ఉంది h కమ్యూనికేషన్ ప్రోటోకాల్ల కోసం ప్రసిద్ది చెందింది మరియు దానిలో చాలా ఫంక్షన్ ఉంది మరియు మేము అడాఫ్రూట్ BMP 085 లైబ్రరీని కూడా దీనికి జోడించాము మేము ఇప్పటికే BMP 180 సెన్సార్ యొక్క VCC ని కనెక్ట్ చేసినప్పటి నుండి ఇక్కడ అది 085 కానీ మా విషయంలో ఇది 180 ఇది ఏమైనప్పటికీ పట్టింపు లేదు ఇది ఒక కమాండ్ మరియు ఇది 3 3 వోల్ట్ల వద్ద పనిచేయాలి దీని పని స్థాయి 3 3 వోల్ట్ మరియు 5 వోల్ట్ల కాదు మీరు దానిని గుర్తుంచుకోవాలి గ్రౌండ్ ని ఆర్డునో యొక్క గ్రౌండ్ పిన్ కి కనెక్ట్ చేయండి మరియు క్లాక్ పిన్స్ యొక్క ఎస్సిఎల్ నుండి ఎస్సిఎల్ పిన్ సెన్సార్ నుండి ఆర్డునోలోని క్లోక్ పిన్ కి ఉంటుంది ఒకవేళ మనం ఆర్డునోను ఉపయోగించండి SCL పిన్ నంబర్ 21 డిజిటల్ 21 మరియు ఇంకొక పిన్ నంబర్ 20 SDA పిన్ యొక్క పిన్ నంబర్ 20 గా ఉంది మేము ఇలా కనెక్ట్ చేసాము అప్పుడు ఇక్కడ కోడ్ ఉంది ఇది bmp begin ఇది మేము ఇంతకు ముందు ఉపయోగించిన కమ్యూనికేషన్ లాగా ఉంటుంది అదేవిధంగా మేము ఇక్కడ bmp begin ను ఉపయోగించాము అంటే BMP సెన్సార్ మరియు ఆర్డునో బోర్డు మధ్య సీరియల్ కమ్యూనికేషన్ ప్రారంభమవుతుంది అప్పుడు void loop లోపల మేము bmp read ఉష్ణోగ్రత మరియు ఇతర విషయాల వంటి ఫంక్షన్ల నుఉపయోగిస్తున్నాము మరియు దానిని సీరియల్ మానిటర్లో ప్రింట్ చేయాలి మేము దీన్ని ఎందుకు చేస్తున్నాం ఎక్కువ కోడింగ్ లేకుండా సెన్సార్ను సులభంగా ఉపయోగించవచ్చు ప్రదర్శన ఏమిటంటే ఉష్ణోగ్రత ప్రెజర్ సెన్సార్ నుండి ఉష్ణోగ్రత ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి ఈ ప్రెజర్ సెన్సార్ కూడా ఉంది దాని లోపల ఉష్ణోగ్రత కొలత మేము ఉష్ణోగ్రతను చదవగలము అప్పుడు కూడా మేము ఒత్తిడిని చదవగలము మరియు ప్రామాణిక బారోమెట్రిక్ ప్రెషర్ 1013 25 మిల్లీబార్ లేదా 101325 Pa అనే on హ ఆధారంగా మేము ఎత్తును కనుక్కోవచ్చు నేను ఇప్పటికే చెప్పినట్లుగా విమానం ఈ పద్ధతిని ఉపయోగించి pressure యొక్క కొలత altitude యొక్క కొలతకు మార్చబడుతుంది కాబట్టి ఎత్తును కొలవవచ్చని సముద్ర మట్టంలో ఒత్తిడిని కొలవవచ్చని మరియు చాలా విషయాలు సాధ్యమని మీరు చూడవచ్చు కాబట్టి నేను బోర్డును ఆర్డునో డ్యూ ఈన్ ప్రోగ్రామింగ్ కోడ్ ఎంచుకోబోతున్నాను ఇది ఇప్పటికే ఎంపిక చేయబడింది మరియు COMB పోర్ట్ లో నేను ఇప్పుడు కోడ్ను ధృవీకరించబోతున్నాను మరియు నేను ఇప్పుడు స్కెచ్ను అప్లోడ్ చేస్తున్నాను ఈ కోడ్ ఇప్పుడు ప్రెజర్ సెన్సార్లోకి అప్లోడ్ చేయబడుతుంది ఇప్పుడు నేను సీరియల్ మానిటర్ను ఎంచుకుంటే ఇక్కడ బ్లూ ప్రోగ్రెస్ బార్ SCL ని అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అవుతుంది ఇప్పుడు నేను దీన్ని ఎంచుకుంటున్నాను నేను ఉష్ణోగ్రత మరియు ఇతర విషయాలను చూడగలను ఇది ఉష్ణోగ్రత 23 50 సి మరియు ప్రెషర్ 90 54 గా చూపిస్తుంది 90539 Pa ఆపై 939 మీటర్ల ఎత్తు ని చూపిస్తుంది నేను ప్రస్తుతం బెంగళూరులో కూర్చున్నాను బెంగళూరు చుట్టూ ఎత్తులో ఉంది ఇది 939 మీటర్ల ఎత్తులో ఉన్న సెన్సారీ ప్రకారం ఇది 939 metres చూపిస్తుంది సముద్ర మట్టం నుండి బెంగుళూరు ధృవీకరించడానికి ఎంత ఎత్తులో ఉందో మీరు నిజంగా తనిఖీ చేయవచ్చు నాకు ఖచ్చితంగా తెలియదు ఈ పీడనం సంపూర్ణ పీడన హక్కు మరియు ఈ సంపూర్ణ పీడనం వాతావరణ పీడనం కంటే తక్కువగా ఉందని మనం చూడవచ్చు ఎందుకంటే అధిక ఎత్తులో ఈ పీడనం వాస్తవానికి వాతావరణ పీడనం తగ్గుతుంది ఇది 101325 Pa కన్నా తక్కువ మరియు మేము ఇక్కడ గేజ్ ప్రెజర్ సెన్సార్ ఉపయోగించి గేజ్ ప్రెజర్ కొలిస్తే అప్పుడు ఏమి జరుగుతుంది మనకు నెగటివ్ గేజ్ ప్రెజర్ వస్తుంది ఎందుకంటే గేజ్ ప్రెజర్ సంపూర్ణ పీడనం వాతావరణ పీడనం లేదా బారోమెట్రిక్ పీడనం కాబట్టి ఇది 90538 Pa 101325 కు సమానం ఇది మీకు నెగటివ్ గేజ్ విలువను ఇస్తుంది కాబట్టి సంపూర్ణ పీడనం మరియు గేజ్ పీడనం మధ్య మేము ఈ విధంగా కనెక్ట్ చేసాం మీరు దానిని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మీరు చార్లెస్ ఈకువేషన్ బాయిల్ ఈకువేషన్ మరియు ప్రతిదీ కూడా గుర్తుంచుకోవాలి ఇప్పుడు మీరు దీనిని చూశారు ఒత్తిడిలో ఉన్న వైవిధ్యాన్ని కూడా మీకు చూపిస్తాను నేను గ్యాస్ సెన్సార్ను బెలూన్ లోపల ఉంచుతాను ఈ బెలూన్ లోపల ఇక్కడ మరియు నేను బెలూన్ను గాలి వూది మూసివేస్తాను నేను అలా చేసినప్పుడు ఏమి జరుగుతుంది బెలూన్ లోపల గాలి పరిమాణం మందంగా ఉంటుంది ఎందుకంటే నేను దాన్ని గాలికి మూసివేసిన తర్వాత బయటకు వెళ్లదు నేను బెలూన్ను కుదించుకుంటే ఏమి జరుగుతుందో ఏ సమీకరణం ప్రకారం ఒత్తిడి పెరుగుతుంది ఇక్కడ ఉన్న సమీకరణం ఏది అని మేము చూశాము చూడండి ఇది బాయిల్ law బాయిల్ law ప్రకారం ఏమి జరుగుతుందో మనం తగ్గించినప్పుడు వాల్యూమ్ ఒత్తిడి పెరుగుతుంది So according to Boyle's law what happens is if we compress the balloon the pressure will go up and we will see that on the serial monitor కాబట్టి బాయిల్ law ప్రకారం ఏమి జరుగుతుందంటే మేము బెలూన్ను కుదించుకుంటే ఒత్తిడి పెరుగుతుంది మరియు దానిని సీరియల్ మానిటర్లో చూస్తాము ఇప్పుడు మేము ఒకసారి చేస్తాము కాబట్టి నేను బెలూన్ లోపల ప్రెజర్ సెన్సార్ను ఉంచాను ఇది ఇప్పుడు ఇలా ఉంది ప్రెజర్ సెన్సార్ ఈ లోపల ఉందని మీరు చూడవచ్చు మరియు నేను ప్రతిదీ కనెక్ట్ చేసాను సిద్ధాంతపరంగా ఏమి జరగాలి నేను దీన్ని కుదించేటప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది మరియు ఒత్తిడి పెరుగుతుంది కానీ ఇది బెలూన్ కనుక ఇది డిఫార్మ్ చెందుతుంది ఒత్తిడి లో మార్పు అంతగా కనిపించదు కానీ ఇప్పటికీ మీరు సీరియల్ మానిటర్లో ఒత్తిడి మార్పును చూడవచ్చు మీరు ఇప్పుడు సీరియల్ మానిటర్ను చూడండి పీడనం యొక్క విలువ సుమారు 92000 Pa 92600 లేదా 680 Pa నేను ఇప్పుడు దాన్ని కుదించబోతున్నట్లయితే నేను బెలూన్ను కుదించబోతున్నానని చూడండి మరియు ఒత్తిడి 93347 పెరిగిందని మీరు చూడవచ్చు సుమారు 500 Pa ఒత్తిడి పెరుగుతుంది నేను ఇప్పుడు చేతిని వదిలివేస్తున్నాను మళ్ళీ సాధారణ స్థితికి వచ్చాను ఒత్తిడి సాధారణ 92600 కు తిరిగి లాగి చూడండి మళ్ళీ నేను దానిని compass చేస్తున్నాను ఒత్తిడి పెరిగిందని చూడండి సరైనది ఇది తదనుగుణంగా ఒత్తిడిని లెక్కిస్తుందని మీరు చూడవచ్చు కానీ వేరేది ఏమిటో మీరు చూడవచ్చు నేను ఒత్తిడిని పెంచినప్పుడు మీరు విలువలను చూడవచ్చు ఎత్తులో తగ్గుదల ఉంది ఇది వాస్తవానికి గణన లోపం ఎందుకంటే తదనుగుణంగా ఒత్తిడి పెరిగినప్పుడు ఎత్తు కూడా తగ్గుతుంది అవును ఈ విధంగా BMP 180 ప్రెజర్ సెన్సార్ పనిచేస్తుంది BMP 180 ప్రెజర్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను మరియు కాన్సెప్ట్ స్పష్టంగా ఉందని నేను భావిస్తున్నాను సన్నని అలాగే మందపాటి ఫిల్లింగ్ సెన్సార్లను ఉపయోగించే మైక్రోఫ్యాబ్రికేటెడ్ సెన్సార్లు ఎలా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయో కూడా మీరు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు